మనము బయో మాలిక్యూల్స్ కి సెల్ స్ట్రక్చర్ తో మరియు దాని యొక్క పనితీరుతో గల సంబంధాన్ని చర్చిస్తున్నాము మేము ఈ విషయాలను ఎంచుకునేందుకు మా స్వంత కథలు ఉన్నాయి మేము ఇప్పటివరకు కొన్ని కథలను కలిగి ఉన్నాము ఇప్పటివరకు కథ నుండి వచ్చిన ప్రధాన సందేశాలు ఏమిటంటే సూక్ష్మజీవులు ఉన్నాయి వాటిని వివిధ విభిన్న డొమైన్లుగా వర్గీకరించవచ్చు ప్రధాన బయో మాలిక్యూల్స్ గురించిన ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూనే ఉన్నాను అయితే నేను ఇప్పటివరకు మీకు అన్నీ చెప్పలేదు ప్రధాన బయో మాలిక్యూల్స్ నాలుగు మనము మొదట లిపిడ్లను చూశాము అవి ఆర్గానిక్ సోలవెంట్స్ లో కరిగేవి నీటిలో కరగని పదార్థాలు సహేతుకంగా అస్పష్టమైన నిర్వచనం కానీ దాని అర్థం అదే మనము దానికి కొన్ని ఉదాహరణలు చూశాము ఆపై మనము సెల్ మెంబ్రేన్ యొక్క ముఖ్యమైన భాగాన్ని లిపిడ్పొరతో తయారు చేయబడి ఉంటుంది సెల్ మెంబ్రేన్ ఒక ముఖ్యమైన సెల్ ఎన్వెలోప్ అని కూడా చెప్పాము కొన్ని సెల్స్ పర్యావరణం నుండి తమను తాము వేరు చేయడానికి సెల్ మెంబ్రేన్ మాత్రమే కలిగి ఉంటాయి కొన్ని సెల్స్ లో సెల్ మెంబ్రేన్ ఉంటుంది మరియు దాని పైన ఒక సెల్ వాల్ కూడా ఉంటుంది ఇతర పొరలు ఉండవచ్చు కానీ ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడటం లేదు లిపిడ్ యొక్క స్వభావమే లిపిడ్లను లిపిడ్ బైలేయర్లుగా పని చేసేలా చేస్తాయి అందువల్ల సెల్ మరియు వాటి పరిసరాల మధ్య ప్రభావవంతమైన ఎన్వలప్లుగా పనిచేస్తాయి ఇంతకు ముందు పాసింగ్లో నేను దాని గురించి కొంచెం చెప్పాను దాని గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడిన తరువాత మరింత ముందుకు వెళ్తాను పొరలో లిపిడ్లు తమను తాము ఆర్గనైజ్ చేసుకున్న తీరును చూస్తే ఇక్కడకు వెళ్దాం అది మంచి చిత్రం కావచ్చు లిపిడ్ బైలేయర్స్ ఉన్నాయి ఇది వాటర్ ఎక్స్ట్రాసెల్యులర్ ఇది వాటర్ ఇంట్రా సెల్యూలర్ మరియు ఈ పొర మూడు కోణాలలో ఎక్స్ట్రా సెల్యూలర్ మరియు ఇంట్రా సెల్యూలర్ లను వేరు చేస్తుంది మీరు ఇక్కడ లిపిడ్ల ధోరణిని పరిశీలిస్తే హైడ్రోఫిలిక్ హెడ్స్ సహజంగా నీటి వైపు మొగ్గు చూపుతాయి ఎందుకంటే హైడ్రోఫిలిక్ అంటే నీరుని ప్రేమించేది మరియు అవి నీటి వైపు దృష్టి పెట్టాలని కోరుకుంటాయి మరియు హైడ్రోఫోబిక్ ఇష్టాలు వంటివి కాబట్టి అవి ఒకదానికొకటి ఓరియంట్ అవుతాయి మరియు వాటి స్వభావం ద్వారా ఇక్కడ హైడ్రోఫిలిక్ పొర ఉంటుంది ఇక్కడ హైడ్రోఫోబిక్ కోర్ ఉంది మరియు ఇక్కడ హైడ్రోఫిలిక్ పొర ఉంటుంది ఎక్స్ట్రా సెల్యూలర్ నుండి ఇంట్రా సెల్యూలర్ లను వేరు చేస్తుంది ఈ బైలేయర్ సెల్ఫ్ అసెంబుల్ చేయగలదు ఈ పొరలను వాటి మాలిక్యూల్స్ స్వభావం ద్వారా సమీకరించడానికి ఎవరూ శక్తినివ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నీరు ఉంది మరియు అందువల్ల నీరు ప్రేమించే భాగాలు మరియు నీటిని ద్వేషించే భాగాల వైపు మళ్ళిస్తాయి హైడ్రోఫోబిక్ భాగాలు ఇది ఇక్కడ హైడ్రోఫోబిక్ హైడ్రోఫోబిక్ భాగం ఇక్కడ కలిసి వస్తుంది మనం దాని గురించి ఆలోచిస్తే ఇది దాని పరిసరాల నుండి సెల్ కి ప్రభావవంతమైన అవరోధంగా ఏర్పడుతుంది మెమ్బ్రేన్ ద్వారా పదార్థాలు చాలా సులభంగా వెళ్లలేవు పొర యొక్క స్వభావం కారణంగా మాలిక్యూల్స్ పొర ద్వారా సులభంగా వెళ్ళలేవు ఇక్కడ మీరు నీటిని ఇష్టపడేవి ఉన్నాయి కానీ నీటిని ప్రేమించే మొలిక్యూల్ ఇక్కడకు వచ్చినప్పుడు అది నీటిని ద్వేషించే కోర్ గుండా వెళ్లాలి మరియు పొర ద్వారా పాస్ రేట్లు గణనీయంగా తగ్గిపోతాయి ఒక సాధారణ సెల్ లో వాస్తవానికి ప్రోటీన్లు ఉన్నాయి సెల్ మెంబ్రేన్ లిపిడ్లు మరియు ప్రోటీన్ల యొక్క ద్రవ మొజాయిక్ ఆ ప్రోటీన్లలో కొన్ని నిజానికి బయటి నుండి లోపలికి పదార్థాలను బదిలీ చేయడానికి పనిచేస్తాయి గ్లూకోజ్ సెల్ వెలుపల నుండి లోపలికి వెళుతుంది అటువంటి కొన్ని ప్రోటీన్ల ద్వారా మరియు అనేక ఇతర విషయాలు ట్రాన్స్పోర్టర్లను కలిగి ఉంటాయి ఇవి సెల్ వెలుపలి నుండి సెల్ లోపలికి సహేతుకమైన రేట్లకు తరలించడానికి వీలు కల్పిస్తాయి కాబట్టి ఈ మాలిక్యూల్స్ స్వభావం ద్వారా అవి బయటి భాగాలకు ప్రభావవంతమైన అడ్డంకులుగా పనిచేస్తాయి మరియు అవి సెల్స్ ని రక్షిస్తాయి కాబట్టి ఇది లిపిడ్తో పోలిస్తే ముఖ్యమైన స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధాలలో ఒకటి ప్రోటీన్లు అమైనో ఆసిడ్స్ అమైనోఆసిడ్స్ ల పాలిమర్లు ప్రోటీన్లు అని మేము ఇప్పటికే చూశాము మరియు అవి సెల్ లోని ముఖ్యమైన బయో మాలిక్యూల్స్ యొక్క పెద్ద క్లాస్ మరియు నిర్మాణ పనితీరు సంబంధం ఉంది వాటిలో ఒకటి మనం చూశాము అమైనో ఆసిడ్స్ స్వభావం మరియు అమైనో ఆసిడ్స్ లను ప్రోటీన్లుగా పాలిమరైజేషన్ చేయడం ద్వారా ప్రోటీనేసియస్ చైన్లోని వివిధ భాగాలు అక్కడ ఉన్న సైడ్ గ్రూపులను మరియు నీటితో వాటి పరస్పర చర్యలను బట్టి ఆకర్షిస్తాయి ఇవన్నీ కలిపి సెల్స్ మధ్య పరస్పర చర్యలు ఉండవచ్చు చైన్ యొక్క వివిధ భాగాలపై దాని కారణంగా ప్రోటీన్ మొలిక్యూల్ ముడుచుకుంటుంది మరియు సరైన మడత కారణంగా ప్రోటీన్ మొలిక్యూల్ ఎంజైమ్గా పనిచేస్తుంది లేదా దాని ఇతర విధులు నాన్ ఎంజైమాటిక్ ఫంక్షన్లు మొదలైనవి కూడా చేయగలదు కాబట్టి అమైనో ఆసిడ్ ల పాలిమర్ల స్వభావం ద్వారా అవి వాటి పనితీరును పొందుతాయి హిమోగ్లోబిన్ చైన్ యొక్క సరైన మడత కారణంగా హిమోగ్లోబిన్ ప్రోటీన్ వస్తుంది ఇది సరిగ్గా ముడుచుకున్నప్పుడు అది ఆక్సిజన్ను తీసుకెళ్లగలదు మరియు ఎర్ర రక్త కణాలు ఈ డిస్క్ ఆకారంలో ఉన్న నిర్మాణం వలె చక్కగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి అయితే ఆరవ స్థానంలో గ్లూటామిక్ ఆసిడ్ కొన్ని కారణాల వల్ల వేలైన్గా మార్చబడుతుంది అప్పుడు దాని నిర్మాణం పూర్తిగా సరైన ధోరణి నుండి బయటకు వెళ్లిపోతుంది మరియు అది ఇకపై ఆక్సిజన్ను సరిగ్గా తీసుకెళ్లదు ఇది ఎర్ర రక్త కణాల ఆకారాన్ని కొడవలి ఆకారంలో చేస్తుంది దీని వల్ల సికిల్ సెల్ అనీమియా వస్తుంది కాబట్టి ఈ మాలిక్యూల్స్ మధ్య మంచి స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధం ఉంది లిపిడ్లు కార్బోహైడ్రేట్లు చూశాము కార్బోహైడ్రేట్లు మెటబాలిజం లో మధ్యవర్తులు అని మనము ఇప్పటివరకు చూశాము అవి పెద్ద ఎనర్జీ స్టోర్స్ మరియు మొదలైనవి ఉపన్యాసాలలో మనము దానిని కొంత వివరంగా చూద్దాము ఆపై నిర్మాణం యొక్క స్వభావం కారణంగా సెల్స్లో చాలా విభిన్నమైన విధులను ఏర్పరుచుకునేవి ప్రోటీన్లు ఇవి చెప్పిన తరువాత గత క్లాస్ లో మేము స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధాన్నిగురించి చర్చిస్తూ ఇక్కడ ఆపివేసాము ఈ ఉపన్యాసంలో ఇక్కడి నుండి మరిన్ని విషయాలను తీసుకుందాం ఇప్పుడు ఒక పక్క కథ తీసుకుందాం మనము ఇంకా పెరుగు తయారీకి సంబంధించిన ప్రధాన కథలో ఉన్నాము మేము విభిన్న ప్రశ్నలు అడుగుతున్నాము మరియు వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము వాటికి సమాధానమివ్వడంలో భాగంగా బయాలజీ బయో మాలిక్యూల్స్ మొదలైన అనేక ప్రాథమిక అంశాలను మేము వెలికితీస్తున్నాము సైడ్ స్టోరీ మళ్లీ గ్లైకోలిసిస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మొదలైన వాటి ద్వారా గ్లూకోజ్ పైరువేట్ అవుతుందని మనకు తెలుసు దీనిని గ్లైకోలిసిస్ అంటారు ఈ ప్రతిచర్యలు మరియు పెరుగు ఏర్పడడానికి కారణమైన యాసిడ్ అనగా లాక్టిక్ యాసిడ్ పైరువేట్ నుండి రెండు దశల ద్వారా ఉత్పత్తి చేయబడి మీడియంలోకి విడుదల చేయబడుతుంది మరియు pH గురించి కూడా మాట్లాడుకుందాము ఇది పెరుగు తయారు కావటానికి కారణమవుతుంది మనం ఈ గ్లైకోలిసిస్ని పరిశీలించి దాని మీద దృష్టి పెడితే ఇవన్నీ కార్బోహైడ్రేట్లు అని తెలుస్తుంది ఏదేమైనా ఒక కార్బోహైడ్రేట్ నుండి మరొకదానికి గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మరియు మొదలైనవిగా మార్పు చెందుతుంది ప్రతి అడుగు మెటబోలిక్ పాత్ వే అని పిలవబడే గ్లైకోలిసిస్ ఎంజైమ్ల ద్వారా ఉత్ప్రేరకమవుతుంది ఎంజైమ్లు అనే ఉత్ప్రేరకం కారణంగా సెల్ యొక్క ఉష్ణోగ్రత వద్ద ఈ దశలన్నీ సాధ్యమవుతాయి మరియు మనం చూస్తున్న ఈ అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే RNA వంటి ఎంజైమాటిక్ కార్యకలాపాలను కలిగి ఉన్న ఇతర మాలిక్యూల్స్ సెల్లో ఉన్నాయి మనము దానిని ప్రస్తుతానికి పక్కన పెడదాము మనము గ్లైకోలిసిస్ పరంగా మెటబోలిక్ పాత్ వేస్ ఆధారంగా సెల్ ని మెజారిటీ ఎంజైమ్లపై దృష్టి పెడదాము అయితే అవి అన్నీ ప్రోటీన్లు ప్రతి సెల్ లో ప్రోటీన్లు భారీ పాత్రలను పోషిస్తాయి మరియు అవి మానవ శరీరం యొక్క వివిధ ఫంక్షన్స్ లను సాధ్యం చేస్తాయి మీరు ఈ ప్రత్యేక వీడియోను చూడాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న సంఖ్యను చూస్తే అది 14 ఇవి మానవ శరీరంలో ఎంజైమ్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి ఇది చక్కగా చిన్నదైన 3 నుండి 4 నిమిషాల వీడియో అనుకుందాం ఈ వీడియో చూడటం వలన మానవ సెల్ లో ఎంజైమ్లు చేసే వివిధ ఫంక్షన్స్ గురించి మరియు వివిధ మానవ సెల్స్ కలిసి మానవ శరీరం వలె చేసే పని గురించి మీకు ఒక ఆలోచన వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు గమనిస్తే మనుషులు ఎందుకు అలా చేస్తారు అనేది బయో కెమికల్ ఆధారంగా ఇవ్వబడుతుంది జీవరసాయన ప్రాతిపదిక ఎంజైమ్ల వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి కాబట్టి దయచేసి ఈ వీడియోను చూడండి ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా ప్రోటీన్ల వర్గానికి చెందిన ఈ ఎంజైమ్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఎంజైమ్లు వాటి చర్యలో అత్యంత నిర్దిష్టంగా ఉంటాయి మరియు దానికి అదే శక్తిని ఇస్తుంది ఉదాహరణకు అవి ఆప్టికల్ ఐసోమర్ల మధ్య తేడాను గుర్తించవచ్చు మరియు ఒకే రకమైన ఆప్టికల్ ఐసోమర్పై మాత్రమే పని చేయవచ్చు ఎంజైమ్ హెక్సోకకైనేస్ ఇది ఎంజైమ్ పేరు ఇది ప్లస్ గ్లూకోజ్పై మాత్రమే పనిచేస్తుంది మరియు మైనస్ గ్లూకోజ్పై పనిచేయదు డి గ్లూకోజ్ ఎల్ గ్లూకోజ్ డెక్స్ట్రో రోటరీ రోటరీ లీవో రోటరీ డెక్స్ట్రో రోటరీ లీవో రోటరీ మొదలైనవి హెక్సోకైనేస్ ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించగలదు ఇది ప్లస్ గ్లూకోజ్పై మాత్రమే పనిచేస్తుంది మైనస్ గ్లూకోజ్పై పనిచేయదు ఇది నిర్దిష్టంగా ఉంటుంది సెల్ లో దాని తత్త్వం ప్రకారం D కార్బోహైడ్రేట్లు మరియు L అమైనో ఆసిడ్స్ సహజంగా సంభవిస్తాయి కాబట్టి సాధారణంగా L కార్బోహైడ్రేట్లు మరియు D అమైనోఆసిడ్స్ సహజమైనవి కావు మినహాయింపులు ఎల్లప్పుడూ ఉన్నాయి సాధారణంగా మీరు దీనిని పరిగణించవచ్చు కాబట్టి అవి వాటి చర్యలో చాలా నిర్దిష్టంగా ఉంటాయి అవి క్యాటలిస్ట్స్ లాగా పనిచేస్తాయి క్యాటలిస్ట్ ఏమి చేస్తుందో మీ అందరికీ తెలుసు అది టెంపరేచర్ ప్రెషర్ కండిషన్ లో ప్రతిచర్య రేటును అనేక రెట్లు వేగవంతం చేస్తుంది తద్వారా ప్రతిచర్య సాధ్యమవుతుంది ఇక్కడ ప్రతిచర్యలను ఉత్పత్తులుగా మార్చడానికి అవసరమైన యాక్టివేషన్ శక్తిని తగ్గించడం ద్వారా అవి ప్రతిచర్యల వేగాన్ని పెంచుతాయి మీ అందరికీ బహుశా ఇక్కడ రియాక్షన్ కోఆర్డినేట్ గుర్తు ఉండి ఉండవచ్చు ఇక్కడ ఎనర్జీ కో ఆర్డినేట్ ప్రతిచర్యలు ఉన్నాయి ఉత్పత్తులు తక్కువ ఎనర్జీ స్థాయిలో ఉన్నాయి ఇది జరగాలంటే యాక్టివేషన్ ఎనర్జీ దీనిని దాటవలసి ఉంది ఏదైనా క్యాటలిస్ట్ చేసినట్లే ఎంజైమ్లు కూడా యాక్టివేషన్ శక్తిని తగ్గిస్తాయి మనకు సంబంధించిన అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లు మరియు కొన్ని ఎంజైమ్లు కోఫాక్టర్ అనగా మెటల్ అయాన్లు లేదా వాటి చర్యకు కో ఎంజైమ్ అని పిలవబడేది అవసరం మనకు అపో ఎంజైమ్ ఉంది ఇది ప్రోటీనేషియస్ భాగం మరియు మీరు మొత్తం ఎంజైమ్ను ఇవ్వడానికి పిలవబడే ఒక కోఫాక్టర్ మెటల్ అయాన్లు లేదా కోఎంజైమ్లను జోడించండి కేవలం ఈ సమాచారాన్ని మనస్సులో ఉంచుకోండి కనుక ఈ కో ఫాక్టర్స్ లేనప్పుడు ఎంజైమ్లు చురుకుగా ఉండకపోవచ్చు ఇవి కేవలం మెటల్ అయాన్ మాంగనీస్ అయాన్ కావచ్చు ఈ వీడియో ఆప్షనల్ ఇది మీకు ఆరు రకాల ఎంజైమ్లను ఇస్తుంది ఈ ఆరు ఎంజైమ్లు ప్రామాణిక పద్ధతిలో వర్గీకరించబడినవి మీకు కావాలంటే మీరు దానిని పరిశీలించవచ్చు ఇది చాలా వివరంగా ఉంది మీకు నిజంగా ఆసక్తి ఉంటే మీరు వెళ్లి దీనిని పరిశీలించవచ్చు మీ వద్ద ఎంజైమ్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు అది ప్రతిచర్యలను వేగవంతం చేస్తుంది ప్రతిచర్యలను సాధ్యం చేస్తుంది సెల్ యొక్క టెంపరేచర్ ప్రెషర్ వద్ద సెల్ ప్రతిచర్యలను సాధ్యం చేస్తుంది ఇది చాలా మోడరేట్ గా ఉంటుంది ఎంజైమ్ యొక్క ఆక్టివిటీ ని మనం ఎలా క్వాన్టిఫై చేయగలం మీరు దానితో ఇంకా ఏదైనా చేయాలనుకుంటే దాని క్వాన్టిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం సమాచారం తెలుసుకోవడం మంచిది అప్పుడు మనము మెరుగైన విశ్లేషణ మరియు మెరుగైన మానిప్యులేషన్ అప్లికేషన్ మరియు మొదలైన వాటికి దారితీసే సమాచారాన్ని లెక్కించే మార్గాలను కనుగొనవలసి ఉంటుంది అందుకే క్వాన్టిఫికేషన్ చాలా ముఖ్యమైనది ఇంజనీర్లుగా మీలో కొంతమందికి ఇది ఇప్పటికే తెలుసు నేను దీన్ని స్పష్టంగా వెర్బలైజ్ చేద్దామని అనుకున్నాను టర్నోవర్ నంబర్ అని పిలవబడే ప్యూర్ ఎంజైమ్ల ఆక్టివిటీని క్వాన్టిఫై చేయవచ్చు టర్నోవర్ నెంబర్ ని ప్రతి క్యాటలిస్ట్ సైట్కు ప్రతి టైం లో నెట్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ప్రతిస్పందించినట్లుగా నిర్వచించబడింది త్రి డైమెన్షనల్ ఫోల్డింగ్ కారణంగా మనము చెప్పిన ఎంజైమ్ చర్య వస్తుంది త్రి డైమెన్షనల్ ఫోల్డింగ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ లేదా రియాక్టింగ్ మాలిక్యూల్ రియాక్టెంట్కు చాలా నిర్దిష్టంగా ఉండే పాకెట్లను సృష్టిస్తుంది ప్రతిచర్య వచ్చి ఆపై అది వివిధ మార్గాల ద్వారా ఉత్పత్తిగా మార్చబడుతుంది మరియు ఇది ఎంజైమ్లోని మడతకు సబ్స్ట్రేట్ మాలిక్యూల్ కు తగిన ఫిట్గా ఉంటుంది ఇది సాధ్యం చేసే ఎంజైమ్లో ఒక భాగం సరేనా కాబట్టి ఇది నెట్ సబ్స్ట్రేట్ గా నిర్వచించబడింది అంటే ప్రతి క్యాటలిస్ట్ సైట్కు ప్రతిసారీ ప్రతిస్పందించే నెట్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ల సంఖ్య కానీ సాధారణ పరిశోధనల ద్వారా ప్రతి క్యాటలిస్ట్ సైట్కు ప్రతిసారీ ప్రతిస్పందించిన మాలిక్యూల్ ల సంఖ్యను కనుగొనడం చాలా కష్టం అందువల్ల ఇది చాలా పరిశోధనలలో కూడా చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది ఎంజైమ్ల ఆక్టివిటీల గురించి మాట్లాడేటప్పుడు ప్రత్యేకించి ఎంజైమ్లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనలో ఎవరూ టర్నోవర్ సంఖ్యను ఉపయోగించము పరిశ్రమలో ఉపయోగించే చాలా ఎంజైమ్లు స్వచ్ఛమైనవి కావు అది పట్టించుకోనవసరం లేదు వాటి ఆక్టివిటీ యూనిట్ల పరంగా వ్యక్తీకరించబడింది మనం టర్నోవర్ సంఖ్యను చూడకపోవడానికి ఇది కూడా ఒక కారణం ఎందుకంటే టర్నోవర్ సంఖ్యను కూడా కొలవడానికి మీకు అత్యంత స్వచ్ఛమైన ఎంజైమ్లు అవసరం ఇది అంత సూటిగా ఉండదు మరియు దాని పైన మీకు సాధారణ ఎంజైమ్లు మరి అంత స్వచ్ఛంగా ఉండవు కాబట్టి మేము యూనిట్స్ ఆఫ్ ఆక్టివిటీ అని పిలవబడే వాటి కోసం స్థిరపడతాము కార్యాచరణ యూనిట్ అనేది నిర్దిష్ట ఎంజైమ్ కొరకు నిర్దేశిత పరిస్థితుల కింద నిర్దిష్ట మొత్తంలో క్యాటలిస్ట్ చర్యను అందించే ఎంజైమ్ మొత్తంగా నిర్వచించబడింది ఇది చాలా వేరియబుల్ మరియు నిర్దిష్ట ఎంజైమ్కు మాత్రమే వర్తిస్తుంది మరియు ప్రజలు దీనిని అంగీకరించారు ప్రస్తుతం ఇది ఎలా ఉంది ఉదాహరణకు గ్లూకోమైలేస్ యొక్క ఒక యూనిట్ యాక్టివిటీ అనేది 1 మైక్రో మోల్ ఎంజైమ్ ని ఉత్పత్తి చేసే మొత్తం ఎంజైమ్ 1 మైక్రో మోల్ గ్లూకోజ్ నిమిషానికి 4 లింట్నర్ స్టార్చ్ సొల్యూషన్ లో pH 4 5 మరియు 60 డిగ్రీల C వద్ద ఉత్పత్తి చేస్తుంది ఇది నిర్దిష్టంగా ఉంటుంది pH 4 5 60 డిగ్రీల C వద్ద 4 లింట్నర్ స్టార్చ్ సొల్యూషన్ లో నిమిషానికి 1 µmol గ్లూకోజ్ ఉత్పత్తి చేసే మొత్తం ఎంజైమ్ కాబట్టి ఎంజైమ్ల ఆక్టివిటీ ని లెక్కించడానికి మనం ఉపయోగించేది ఇదే ఎంజైమ్లు పనిచేసే వేగం తెలుసుకోవడం ముఖ్యం కైనెటిక్స్ ని ముఖ్యంగా డిజైన్ కోసం తెలుసుకోవడం ముఖ్యం ఎంజైమాటిక్ ప్రతిచర్యను నిర్వహించడానికి మనము ఒక ఎంజైమ్ రియాక్టర్ను రూపొందిస్తున్నామని అనుకుందాం ఇది బ్యాచ్ రకమైన వ్యవస్థ అయితే లేదా ఇది డిజైన్ కోసం నిరంతర రకమైన వ్యవస్థ అయితే ప్రతిచర్య కోసం ఎంతకాలం వేచి ఉండాలో మనం తెలుసుకోవాలి ఫ్లో రేట్లు మొదలైనవి మనం కైనెటిక్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం ఒక సాధారణ కైనెటిక్స్ సాధారణ ఎంజైమ్ కైనెటిక్స్ చూద్దాం ఎంజైమ్ చర్యను నియంత్రించే అనేక రకాల కైనెటిక్స్ ఉన్నాయి మనము ఉదాహరణకు ఒకదానిని చూస్తాము ఈ మోడల్ క్రింది విధంగా ఉంది ఎంజైమ్ సబ్స్ట్రేట్తో ప్రతిస్పందిస్తుంది దీనిని ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అని పిలుస్తారు ఇక్కడ రివర్సిబుల్ రియాక్షన్ ఉంది ఫార్వర్డ్ ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ ఉంది ఇక్కడ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంది నిర్దిష్ట సమయంలో ఈక్విలిబ్రియం ఉంటుంది మరియు ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ మీకు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని ఇస్తుంది మరియు ఇది తిరిగి పొందలేని విధంగా ఎంజైమ్ మాలిక్యూల్ను మరియు సబ్స్ట్రేట్ నుండి ఉత్పత్తిని ఇస్తుంది ఈ మోడల్ను మైఖేలిస్ మెంటెన్ మోడల్ అని పిలుస్తారు మరియు ఎంజైమ్ కైనెటిక్స్ పరంగా ఇది సరళమైన మోడల్ ఈ మోడల్ మరియు మెటీరియల్ బ్యాలెన్స్ పరిగణనలను ఉపయోగించి రేట్లను రూపొందిస్తే ఇది ఒక రీసనబుల్ డెరివేషన్ సుమారు రెండు పేజీల పొడవు మరియు మనము ప్లాట్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ తో వెరియేషన్ ఎలా ఉందో చూస్తే సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ తో రియాక్షన్ రేట్ వ్యత్యాసంతో ఎలా ఉన్నాయో చూస్తే సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ రియాక్షన్ ఇలా ఉంటుంది ఇది రెక్టాంగులర్ హైపర్బోలా ఇది ఇక్కడ హేతుబద్ధంగా లినియర్ గా ఉంటుంది తర్వాత ఇది ఇలా ఉంటుంది మరియు అసంపూర్తిగా Vm Vmax అని పిలవబడే దానిని చేరుకుంటుంది గణితశాస్త్రపరంగా ఈ రకమైన ప్రవర్తనను V VmS Km S గా సూచించవచ్చు ఈ రకమైన ఫార్ములేషన్ ఈ ప్రవర్తనను ఇస్తుంది కాబట్టి VmS Km S మంచి రేట్ ఎక్స్ప్రెషన్ ఎంజైమ్ కైనెటిక్స్ కు మొదటి అప్ప్రోక్సిమేషన్ గా ఎంచుకోవచ్చు ఇది వాస్తవానికి మొదటి అప్ప్రోక్సిమేషన్ దీనిని మైఖేలిస్ మెంటన్ మోడల్ అంటారు ఇప్పుడు సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ Km కి సమానమైనప్పుడు ఈ వ్యక్తీకరణకు ఏమి జరుగుతుందో చూద్దాం ఇది Km V VmS Km S కి సమానంగా మారితే Km S కాబట్టి K కి S ని సబ్స్టిట్యూట్ చేద్దాం కాబట్టి మీరు V VmS S S పొందుతారు మీకు V Vm 2 వస్తుంది గ్రాఫికల్గా దీని అర్థం ఏమిటి S Km మీరు కనుగొన్న V Vm2 అవుతుంది కాబట్టి Km ను సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ అంటారు ఇది ప్రతిచర్య యొక్క సగం గరిష్ట రేటును అందిస్తుంది మరియు Km అనేది మైఖేలిస్ మెంటన్ కాన్స్టాంట్ కాబట్టి ఇది తెలుసుకోవడానికి ఇదొక చక్కని వ్యక్తీకరణ ఎంజైమ్ కైనెటిక్స్ కోసం తెలుసుకోవలసిన మొదటి అప్ప్రోక్సిమేషన్ మరియు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నేను ఒకదాన్ని ప్రస్తావించాను Vm మరియు Km కనుగోవడానికి మీరు గ్రహించగలిగితే Vm మరియు Km సబ్స్ట్రేట్ యొక్క ఎంజైమ్పై ఆధారపడి ఉంటాయి మరియు ప్రతి కలయికకు Vm మరియు Km ఉంటుంది కాబట్టి మీరు దానిని ఎలా కనుగొంటారు ఇక్కడ Vm మరియు Km అయిన మోడల్ పారామీటర్స్ లను మీరు ఎలా కనుగొంటారు దాన్ని తెలుసుకోవడానికి మనం చేసేది ఇలాంటిదే మనం చేయగలిగే వాటిలో ఒకటి ఇలాంటిది ఎందుకంటే మనము దానిని డేటా నుండి కనుగొనవలసి ఉంటుంది ఈ మోడల్ పారామీటర్స్ లను సబ్స్ట్రేట్ వర్సెస్ టైమ్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ మరియు టైమ్ డేటా మధ్య వైవిధ్యం నుండి నిర్ణయించవచ్చు మనము ఒక ఎంజైమాటిక్ ప్రతిచర్యను నిర్వహించే ఒక ప్రయోగం చేస్తాము అప్పుడు మనము సమయంతో సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ను పర్యవేక్షిస్తాము అదే మన వద్ద ఉన్న డేటా మనకు వివిధ సమయాల్లో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి ఆ డేటా నుండి మనము మోడల్ పారామీటర్లను కనీసం ఒక ఆధారం లాగా అయినా ఎలా పొందగలం అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆధారం క్రింది విధంగా ఉంది మైఖేలిస్ మెంటన్ V VmS Km S మేము దీనిని ఇన్వెర్ట్ చేస్తే ఎడమ చేతి వైపు తిప్పండి అందుచేత మేము కుడి చేతి వైపు తిప్పితే మనకు 1V వస్తుంది Km S VmS ఇది కేవలం ఇన్వెర్షన్ కాబట్టి మేము పాదములను వేరు చేస్తే ఈ పదం Km VmS అవుతుంది మరియు ఈ పదం 1Vm కాబట్టి ఇది y mx c రూపంలో ఉంటుంది లేదా మనం 1 V వర్సెస్ 1 S ని ప్లాట్ చేస్తే Km Vm ని స్లోప్ గా మరియు 1 Vm ని ఇంటర్సెప్ట్గా ఒక స్ట్రేట్ లైన్ పొందవచ్చు అలాంటి ప్లాట్ని లైన్వీవర్ బుర్క్ ప్లాట్ అంటారు ప్లాట్ 1 V వర్సెస్ 1 S మీరు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్స్ నుండి వెలాసిటీ లెక్కించి ఆపై ప్లాట్ 1 V వర్సెస్ 1 S మీరు Km Vm ని స్లోప్ గా పొందుతారు మరియు 1 Vm ఇంటర్సెప్ట్గా పొందుతారు ఇది స్లోప్ మరియు ఇంటర్సెప్ట్ తెలుసు అని నేను అనుకుంటున్నాను స్ట్రెయిట్ లైన్ యొక్క ఈక్వేషన్ y mx c మరియు m అనేది స్లోప్ c అనేది ఇంటర్సెప్ట్ అందుకే మేము ఈ విధంగా ప్లాట్ చేయడానికి ప్రయత్నించాము తద్వారా స్ట్రెయిట్ లైన్ నుండి మేము ఈ పారామీటర్స్ లను పొందవచ్చు కాబట్టి S వర్సెస్ t డేటా నుండి V యొక్క రెండు వరుస డేటాపాయింట్లు S ని ఉపయోగించి V ని లెక్కించి అక్కడ టైం ఇంటర్వెల్ మిడ్ పాయింట్ కు కేటాయించండి మరియు తరువాత 1 V వర్సెస్ 1 S స్ట్రేట్ లైన్ Km Vm స్లోప్గా మరియు 1 Vm ఇంటర్సెప్ట్ గా ఉంచండి ఇతర రకాల ప్లాట్లను ఉపయోగించవచ్చు ఇక్కడ డేటా అంత నమ్మదగినది కాదు మరియు ఇది స్లోప్ మరియు మొదలైన వాటిని నిర్ణయిస్తుంది దాని లోకి వెళ్లొద్దు ఇది పరిచయ కోర్సు కాబట్టి ఇది ఎంజైమ్ కైనెటిక్స్ ను లెక్కించడానికి ఇది ఒక మార్గం మనము సెల్ లోని ఎంజైమ్ల గురించి మరియు ఎంజైమ్ ఆక్టివిటీ ను ఎలా లెక్కించాలి మరియు కైనెటిక్స్ ని గణితశాస్త్రపరంగా ఎలా ప్రాతినిధ్యం వహించాలి మరియు ఆ పారామీటర్స్ ను మోడల్ పారామీటర్స్ ఎలా పొందాలి అనే వాటి గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఎంజైమ్ల యొక్క పారిశ్రామిక ఉపయోగాలను చూద్దాం అవి చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మీరు ఈ వీడియోను చూస్తే ఎంజైమ్లను ఉపయోగించే వివిధ మార్గాలు లేదా కొన్ని మార్గాలు మరియు వాటి వినియోగ స్థాయి సంవత్సరానికి బిలియన్ డాలర్లు ఉదాహరణకు నేను దీనిని మీకు తెలియజేస్తాను పారిశ్రామిక ఎంజైమ్ వీడియో నంబర్ 16 మీరు దానిపై క్లిక్ చేసి దాన్ని పరిశీలించాలనుకుంటే చూడవచ్చు అది ఈ వీడియో దయచేసి అలా చేయండి మాములుగా చెప్పుకున్నట్లైతే ఎంజైమ్లు అంటే ప్రోటీన్స్ ఇవి వాస్తవానికి బయో రియాక్టర్లలోని సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి అదే ఈ రోజుల్లో ఎంజైమ్లకు మూలం మీకు ఇంతకు ముందే తెలిసినట్లు ఇతర వనరులు కూడా ఉండేవి అవి జంతువులు మరియు మొదలగునవి ఈ రోజుల్లో అవి చాలా విస్తృతంగా ఉపయోగించబడట్లేదు చాలా ఎంజైమ్లు బయో రియాక్టర్లలోని సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి ఉదాహరణకు డిటర్జెంట్ పరిశ్రమ మెరుగైన శుభ్రపరిచే శక్తి కోసం ప్రోటీసెస్ మరియు అమైలేస్లను ఉపయోగిస్తుంది బేకింగ్ పరిశ్రమ అమైలేస్లను ఉపయోగిస్తుంది బ్రూయింగ్ పరిశ్రమ అమైలేసెస్ గ్లూకనేసెస్ మరియు ప్రోటీయేసెస్ని ఉపయోగిస్తుంది పాడి పరిశ్రమ రెన్నిన్ లిపేసులు లాక్టేజ్లు స్టార్చ్ పరిశ్రమ అమైలేసెస్ గ్లూకోజ్ ఐసోమెరేస్ ఉపయోగిస్తుంది వస్త్ర పరిశ్రమ అమైలేస్ను ఉపయోగిస్తుంది తోలులెథర్ పరిశ్రమ ట్రిప్సిన్ ప్రోటీజ్ మరియు ఎంజైమ్ల కాక్టెయిల్లు మరియు మొదలైనవి ఫార్మాస్యూటికల్స్ ట్రిప్సిన్ మరియు మొదలైనవి కాబట్టి సంవత్సరానికి బిలియన్ డాలర్ల విలువైన ఎంజయ్మ్స్ నేను చెప్పినట్లుగా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి ఎంజైమ్ వినియోగంలో పాల్గొన్న డబ్బు మొత్తం ఎంజైమ్ తయారీ ఎంజైమ్ ఉపయోగానికి ఖర్చవుతుంది కాబట్టి డిటర్జెంట్లలో ఎంజైమ్లు ఎలా ఉపయోగించబడుతున్నాయో అనేది ఈ వీడియో మీకు కొంత ఆలోచనను ఇస్తుంది దయచేసి ఈ వీడియోను చూడండి ఇది నోవోజైమ్స్ ద్వారా కానీ ఆ వీడియోలోని వివరాలను చూడండి ఈ సిఫార్సులన్నింటి కోసం మా డిస్క్లైమర్ ను కూడా గుర్తుంచుకోండి మనము ఈసారి కలుసుకున్నప్పుడు పెరుగు కథ గురించి పెద్ద కథలో మనం అడగబోతున్న కథ ఇది సెల్ లో ప్రోటీన్లు మరియు ఎంజైమ్లు ఎలా తయారవుతాయి ఎంజైమ్లు ఉపయోగించబడుతున్నాయి అని చూసాము వివిధ రకాల ప్రతిచర్యలను కేటలైస్ చేయడం కోసం సెల్ లో భారీగా ఉపయోగించబడుతున్నాయి అందువలన సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎంజైమ్లు రోజువారీ ఉత్పత్తులలో ఉపయోగించబడుతున్నాయి మరియు నా ఉద్దేశ్యం ఇది చాలా పెద్ద పరిశ్రమ మనం తదుపరి కథలో సెల్ లో ప్రోటీన్లు మరియు ఎంజైమ్లు ఎలా తయారవుతాయో చూడబోతున్నాము మళ్ళీ కలుద్దాం